కాబట్టి బ్లాక్ బాడీ రేడియేషన్ మరియు దాని స్పెక్ట్రల్ డెన్సిటీ గురించి మనం ఇప్పటివరకు నేర్చుకున్నది ఏమిటంటే స్పెక్ట్రల్ డెన్సిటి అనేది రేడియేషన్ అవ్వబోతోంది అంటే maxT స్థిరంగా ఉంటుంది వాస్తవానికి వద్ద నిజం ఏమిటంటే ఏదైనా లక్షణము T అనేది ఒక స్థిరాంకం మరియు ఆ లక్షణం max ఉండటానికి జరుగుతుంది మరియు ఇది సుమారు 2900mK గా వస్తుంది మరొకటి పంపిణీ సూత్రం ఇది u కొన్ని f5 రూపంలో లేదా uf 3రూపంలో ఉంటుంది ఇది ఫంక్షన్ f ను గుర్తుకు తెచ్చుకోవచ్చు ఇది పైన ఇచ్చిన T ఫంక్షన్ కాదు ఈ సమయం వరకు ప్రతిదీ ఖచ్చితమైన ఉష్ణగతికశాస్త్ర పరంగా ఉత్పాదించడం జరిగింది సవాలు ఏమిటంటే T వద్ద f ను లేదా సరిసమానమైనదాన్ని కనుక్కోవాలి కాబట్టి వీన్ ఒక సాధారణ విశ్లేషణ చేసాడు అతను ఒక పంపిణీ సూత్రాన్ని పొందాడు అతను బోల్ట్జ్మాన్ విశ్లేషణ అని పిలిచే ఒక పేరును ఉపయోగించి రుజువు లేకుండా నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను బోల్ట్జ్మాన్ చెప్పేది మరియు ఉష్ణోగ్రత T వద్ద శక్తి E కలిగి ఉన్న వ్యవస్థలు ఉంటే నేను మళ్ళీ దీనిని ప్రస్తావిస్తాను అప్పుడు అనేక అనేక శక్తులను తీసుకునే వ్యవస్థ సంభావ్యత కానీ E శక్తిని కలిగి ఉంటుంది కలిగి ఉన్నశక్తి E ∝ e EkT మేము దాన్ని మళ్ళీ ఉపయోగిస్తాము ఉష్ణోగ్రత T మరియు k ను బోల్ట్జ్మాన్ స్థిరాంకం అంటారు ఇది R N కు సమానం ఇక్కడ R అనేది వాయు స్థిరాంకం మరియు N అనేది అవోగాడ్రో సంఖ్య అది విలువ కాబట్టి ప్రధాన విషయం ఏమిటంటే ఒక వ్యవస్థకు శక్తి E ఉండి నిర్దిష్ట ఉష్ణోగ్రత T లో అనేక అనేక విలువలను తీసుకోగలిగితే దాని సంభావ్యత e EkT అవుతుంది కాబట్టి ఒక వాయువులోని అణువులు స్వేచ్ఛగా కదులుతుంటే ఒక అణువు వేగం v తో కదులుతున్న సంభావ్యత e12mv2kT కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు వీన్ ఒక ప్రతిపాదన చేశాడు వీన్ చెబుతున్నది ఏమిటంటే ఒక అణువు ద్వారా వెలువడే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం దాని శక్తికి అనులోమానుపాతంలో ఉంటుందని సమాధానం పొందడానికి ఇది ఒక స్వతంత్ర ప్రతిపాదన కాబట్టి అణువు ఇచ్చే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ సంభావ్యత అనేది ∝ e kTగా ఉంటుంది ఇది కేవలం ఒక తాత్కాలిక ప్రతిపాదన మాత్రమే అందువల్ల అతను చెబుతున్నది ఏమిటంటే u ∝ 3e kT పరంగా ఇది ue ckT5గా ఉంటుంది ఈ రెండు సూత్రాలు ఇక్కడ కొన్ని c లను కలిగి ఉండవచ్చు ఏదేమైనా అతను ప్రతిపాదించిన సూత్రం ఇది మరియు ఇక్కడ మీరు చూడండి ఇది T కలిగి ఉన్న అదే రూపంలో ఉంది మరియు T ఇక్కడ చూడండి సరిగ్గా అతను ప్రతిపాదించిన రూపం కానీ ఈ ఉత్పన్నం తాత్కాలికం అయితే ఇక్కడ రెండు స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి ఈ సూత్రం పై దృష్టి పెడుదాం ఆ రెండు స్థిరాంకాలు మరియు మనము ఈ స్థిరాంకాలను ఎలా నిర్ణయిస్తాము కాబట్టి వీన్ సూత్రం u 3e kT మరియు స్థిరాంకాలు మనము దానిని ఎలా నిర్ణయిస్తాము నాకు ఇప్పటికే రెండు స్థిరాంకాలు ఉన్నాయి నేను కలిగివున్న అనేది స్టీఫన్ బోల్ట్జ్మాన్ స్థిరాంకం మరియు నేను కలిగివున్నది maxT ఇది స్థానభ్రంశ స్థిరాంకం కాబట్టి నేను u d ను ఇంటిగ్రేట్ చేయగలను ఇది 3e kT d కు సమానం మరియుT4కు అనులోమానుపాతంలో ఉండే సమాధానం పొందుతాను మరియు నేను dud0 ను కూడా కనుక్కోగలను మరియు ఇది గరిష్టంగా అత్యధికంగా ఉన్న చోట నాకు ఇస్తుంది మరియు ఈ రెండు సమీకరణాల ద్వారా నేను మరియు లను నిర్ణయించగలను కాబట్టి అతను ఒక సూత్రంను ఇచ్చాడు సరేనా మరియు ఆ సూత్రం చాలా బాగుందని తేలింది మీరు దీన్ని ప్రయోగాత్మకంగా చూస్తే రెండు వక్రత ఈ లాంటిదే ఇది స్పెక్ట్రల్ డెన్సిటి మరియు మీరు అధిక లాంబ్డా కు వెళ్ళినప్పుడు తప్ప పైన కుడి వైపున వీన్ వక్రతను అనుకూలముగా అమర్చారు ఇది కొద్దిగా చిన్నదిగా మారింది కాబట్టి ఉపసంహారము అత్యధిక విలువ కి వెళ్లడానికి T కోసం వీన్ వక్రత ప్రయోగాత్మక వక్రతకు సరిపోతుంది కానీ యొక్క అధిక విలువలకు వక్రతను తక్కువగా అంచనా వేస్తుంది మరియు ఇది వక్రత అయినప్పుడు చాలా బాగుంది అతను ఏదో కోల్పోయాడు తప్ప వీన్ సరైన మార్గంలో ఉన్నాడు అదే సమయంలో ర్యాలీ మరియు జీన్స్ ఇచ్చిన మరొక సూత్రం ఇది చెప్పినది ఏమిటంటే uఅనేది 83kTc3 వారు ఈ సూత్రాన్ని ఎలా పొందారు నేను కొన్ని నిమిషాల్లో మీకు చెప్తాను కాని రెండు వక్రతలు ఎలా కనిపిస్తాయో చూద్దాం కాబట్టి ఈ నీలం రంగుది ప్రయోగాత్మక వక్రత ర్యాలీ జీన్స్ పైన కుడి వైపున ఉంది మరియు మీరు పెద్ద చేరుకున్నప్పుడు కాబట్టి ఈ మీకు లభించిన u అని చెప్పండి ఆపై అది విచలనం చేయడం ప్రారంభిస్తుంది ఇది నాకు అతిశయోక్తి గా ఉంది కానీ విచలనం ప్రారంభమవుతుంది మరియు ర్యాలీ జీన్స్ సూత్రం ఇక్కడ అందంగా సరిపోతుంది మరియు తరువాత అది ఇక్కడ పెద్దదిగా మారుతుంది కాబట్టి ఇది ఇక్కడ మాత్రమే సరిపోతుంది మరియు ఇది వీన్ సూత్రం నిజమైన సూత్రం ఎక్కడో ఒకచోట సరిపోతుంది మీరు చిన్న కి వెళ్ళినప్పుడు అది వీన్ సూత్రం కు వెళ్ళాలి మరియు మీరు పెద్ద కి వెళ్ళినప్పుడు అది ర్యాలీ జీన్స్ సూత్రం వైపు ఉంటుంది మరియు అక్కడే ప్లాంక్ వచ్చాడు మరియు పరిమాణీకరణ పరికల్పన వాస్తవానికి దీనిని పరిష్కరిస్తుంది అందుకని మేము తదుపరి దానిని చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇది ఎలా వస్తుందో అర్థం చేసుకోవడానికి మొదట మన విమర్శ దృక్పథం ఎలా ఉండబోతుందో వ్రాద్దాం రేడియేటర్స్ చాలా ఉన్నాయని మేము అనుకుంటాము ఇవి లోపల చాలా డోలకాలను మరియు రేడియేటర్స్ను ఇస్తాయి ఇవి రేడియేషన్ ను ఇస్తాయి కాబట్టి ఒక కుహరం రేడియేషన్ ను ఇచ్చే ఆసిలేషన్ తో తయారవుతుంది తద్వారా ఈ రేడియేషన్ అంతా కుహరాన్ని నింపుతుంది మరియు మేము నిరూపించబోయేది ఏమిటంటే u 82Ec3 ఇక్కడ E అనేది ఆసిలేషన్ యొక్క సగటు శక్తి కాబట్టి ఇది నాకు ఏమి చేస్తుంది అంటే మనకు E తెలిస్తే మనం u ను లెక్కించవచ్చు సరేనా ఇప్పుడు దీనిని అనేక రకాలుగా పొందవచ్చు నేను దీన్ని చేయను ఎందుకంటే ఇది సమయం తీసుకుంటది మరియు ఇది ఈ పాఠ్యాంశం యొక్క పరిధికి కొంచెం మించి ఉంటుంది కానీ మీకు ఆసక్తి ఉంటే నేను మీకు మెటీరియల్ ను పంపగలను మరియు నేను దానిని తరువాత మీకు వేరే వేదికలో వివరించగలను కానీ భారం రెండు మార్గాలుగా నిర్ణయించబడింది ఒకటి ప్రతి డోలకం ద్వారా వెలువడే శక్తిని కనుగొని వికిరణం నుండి గ్రహించిన శక్తితో సమానం చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పొందుతారు రెండవ మార్గం ఏమిటంటే ఏకాంక ఘణపరిమాణానికి కుహరంలో రేడియేషన్ ఉన్న మోడ్ ల సంఖ్యను లెక్కించడం మరియు దానిని E చేత గుణించడం రెండు విధాలుగా ఈ సూత్రం మీకు లభిస్తుంది ఇప్పుడు ర్యాలీ మరియు జీన్స్ ఏమి చేసారంటే E అనేది ప్రామాణిక సమవిభజన సిద్ధాంతం ద్వారా kT కి సమానంగా ఉండబోతోందని వారు చెప్పారు మరియు అది వారికి వెంటనే uను ఇచ్చింది ఇది 82kTc3గా ఉంటుంది సరేనా దీనిని 83c3గా వ్రాయవచ్చు మరియు ఇది 3f సూత్రానికి సరిపోతుందని మీరు చూస్తారు మరోవైపు u కొన్ని3e kT రూపంలో ఉంటుందని వీన్ చెప్పారు నేను దీనిని 83c3e kTకి సమానం చేస్తే అది నాకు E ∝ e kT అని చెబుతుంది నిజం ఎక్కడో మధ్యలో ఉంది మరియు అక్కడే క్వాంటం పరికల్పన వస్తుంది మరియు అది తదుపరి ఉపన్యాసం యొక్క అంశం గా ఉంటుంది